ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 28 కు స్వాగతం ఈ మాడ్యూల్ UML డయాగ్రమ్స్ లోని క్లాస్ డయాగ్రమ్స్ పై మా చర్చల్లో 3 వ మరియు ముగింపు భాగం కాబట్టి మునుపటి 2 మాడ్యూళ్ళలో మనము మొదట క్లాస్ డయాగ్రమ్స్ యొక్క ప్రాథమికాలను అధ్యయనం చేసాము మీరు క్లాస్ ను ఎలా సూచిస్తారు క్లాస్ యొక్క లక్షణాలను మీరు ఎలా సూచిస్తారు ఒక క్లాస్ యొక్క ఆపరేషన్స్ వేర్వేరు క్లాస్ మెంబర్స్ యొక్క లక్షణాలను ఎలా నియంత్రించాలి ఏదైనా క్లాస్ ప్రాపర్టీ అనేది రీడ్ ఓన్లీ అయితే క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ను మరియు ఆపరేషన్స్ ను ఎలా తెలియజేయాలి ఏదైనా ప్రాపర్టీ మరొక దాని నుండి ఉద్భవించి నట్లయితే దీని గురించి మనము మునుపటి మాడ్యూల్ లో చర్చించడం జరిగింది 2 లేదా అంతకన్నా ఎక్కువ క్లాసెస్ యొక్క వేర్వేరు సంబంధాలు విస్తరించిన అసోసియేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది ఏదైనా సాధారణ రూపంలో సంబంధాన్ని చూడవచ్చు మొదట అసోసియేషన్ ఇది 2 చివరలను కలిగి ఉండి అది అర్హత సాధించగలదు పఠన దిశ ఉంది అసోసియేషన్లో నావిగేబిలిటీ ఉంది ఇది ప్రాథమికంగా ఒక క్లాస్ మరొక క్లాస్కి ఎలా సంబంధం కలిగిస్తుందో మనకు నిర్దేశిస్తుంది అసోసియేషన్లు ఎక్కువగా ఉన్నాయి బైనరీ కానీ అవి సాధారణంగా టెర్నరీ లేదా ఎన్ ఆరీ కావచ్చు అప్పుడు మనము వివిధ రూపాలను పరిశీలిస్తాము మనము ఇంతకుముందు చూశాము క్లాస్ల మధ్య 2 ప్రధాన అగ్రిగేషన్ నిర్మాణాలు సాధ్యమే అని ఒకటి కూర్పు లేదా భాగం నిర్మాణం ఎలాగైతే కారుకు 4 చక్రాలు ఉంటాయో కాబట్టి చక్రాలు మిశ్రమంగా కారుకు ఉంటాయి కాబట్టి ఇది ఒక has a సంబంధాన్ని కలిగి ఉంది ఇది క్లాస్ డయాగ్రమ్ మాడ్యూల్లో బలమైన అగ్రిగేషన్ ను కలిగి ఉంది మరియు ఒక క్లాస్ లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్టులను కలిగి ఉన్న మరొక క్లాస్తో గల సంబంధంతో ఏర్పడినప్పుడు కలిగిన బలహీనమైన అగ్రిగేషన్ను కూడా చూశాము లైబ్రరీకి బహుళ వినియోగదారులు ఉన్నారు వారు లైబ్రరీని ఉపయోగిస్తున్నారు కాని వారు నిజంగా అలా చేయరు వారు నిజంగా కూర్పు కోణంలో క్లాస్లో ఉండరు కాబట్టి మనము వారిని బలహీనమైన అగ్రిగేషన్గా పేర్కొంటాము మరియు మనము అసోసియేషన్ బలహీనమైన అగ్రిగేషన్ మరియు బలమైన అగ్రిగేషన్ను కూడా చూశాము సంజ్ఞాత్మక వివరాలు ఏమిటి గుణకాలు ఎంపిఎన్ ఫీల్డ్ డైమండ్స్ మరియు అన్నీ కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని దాని కొనసాగింపుగా మనము 3 ఇతర రకాల సంబంధాలను చర్చిస్తాము సాధారణీకరణ ఆధారపడటం మరియు అడ్డంకులు ఇవి 2 లేదా అంతకంటే ఎక్కువ క్లాస్ల మధ్య ఉండవచ్చు అలా కాకుండా ఈ మాడ్యూల్లో మనము ఎల్ఎంఎస్ యొక్క ఉదాహరణను కూడా త్వరగా పరిశీలిస్తాము మరియు ఇప్పటివరకు మనము నిర్మిస్తున్న ఎల్ఎంఎస్ యొక్క క్లాస్ డయాగ్రామ్ ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మొదట మనము సాధారణీకరణ గురించి చర్చించటం మొదలుపెడతాము సాధారణీకరణ పరంగా మనం చాలాసార్లు మాట్లాడినప్పటికీ దాని గురించి నేను మరొకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను కనుక ఇది సాధ్యం అయిన 2 సంగ్రహణల మధ్య సాధారణీకరణ ప్రత్యేక సంబంధం కాబట్టి నేను డైసీ ఒక పువ్వు అని చెప్పినప్పుడు నాకు డైసీ క్లాస్ లేదా డైసీ కాన్సెప్ట్ ఉంది నాకు ఫ్లవర్ క్లాస్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఉంది మరియు వారసత్వం లేదా సాధారణీకరణ స్పెషలైజేషన్ ద్వారా డైసీ ఒక పువ్వు అయితే పువ్వుకి ఉండే లక్షణాలు అన్ని డైసీకి ఉంటాయి కానీ డైసీకి మరికొన్ని అదనపు లక్షణాలు ఉండవచ్చు పువ్వు సాధారణీకరణ అని మరియు డైసీ స్పెషలైజేషన్ అని మనము చెప్తాము క్లాస్ డయాగ్రామ్ ని అధికారికంగా పరిచయం చేయక ముందే మనము చూశాము డయాగ్రామ్ రూపంలో ఆ వర్ణనను మనము చూశాము కాబట్టి మీరు ఈ మాడ్యూల్ గురించి మరింత తెలుసుకోవడానికి ముందు దయచేసి వారసత్వం మరియు ఈ సంబంధాలు చర్చించబడిన మునుపటి మాడ్యూళ్ళను చూడండి తద్వారా మీరు దీన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకించి మీరు వారసత్వపు వివిధ రకాలను పరిశీలించాలి ఆ రుచులన్నీ క్లాస్ డయాగ్రామ్ ప్రకారం సూచించబడతాయి నేను అధికారికంగా చెప్పాలి కాబట్టి ఇది సాధారణీకరణ యొక్క ప్రాథమిక ప్రాతినిధ్యం ఇది సాధారణీకరించిన క్లాస్ మరియు ప్రత్యేకమైన క్లాస్ మనము ఈ రెండిటి మధ్య ఒక గీత గీసినట్లు అయితే గీత తల ఖాళీ త్రిభుజం ఇది నిజంగా ఒక is a సంబంధం అని సూచిస్తుంది కాబట్టి మేము దీనిని చెకింగ్ అకౌంట్ అని చదువుతాము ఇలాంటి ఖాతా పొదుపు ఖాతా ఒక ఖాతా క్రెడిట్ ఖాతా ఒక ఖాతా మరియు దీనితో అర్థపరంగా అంటే ఖాతాకు కొన్ని లక్షణాలు మరియు కొంత ప్రవర్తన కొన్ని కార్యకలాపాలు ఉదాహరణకు ఖాతా స్థాయి లక్షణాలు హోల్డర్ పేరు పరంగా ఖాతా సంఖ్య ఖాతా బ్యాలెన్స్ మరియు మొదలైనవి కాబట్టి ఖాతా పొదుపు ఖాతా లేదా క్రెడిట్ ఖాతాను తనిఖీ చేయడం వంటి ఈ నిర్దిష్ట రకాల ఖాతాలన్నింటికీ ప్రత్యేకతలు భారతీయ బ్యాంకింగ్లో మనకు టర్మ్ డిపాజిట్ ఖాతా కూడా ఉంది మనకు కరెంట్ అకౌంట్ ఉంది మరియు అవన్నీ ఉన్నాయి అవి ఖచ్చితంగా హోల్డర్ నంబర్ అకౌంట్ నంబర్ బ్యాలెన్స్ అనే అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి కానీ అదనంగా నేను ప్రత్యేకంగా పొదుపు ఖాతా గురించి మాట్లాడితే పొదుపు ఖాతాకు పరిమితి ఉంది పొదుపు ఖాతాలో కనీసం 1000 రూపాయల బ్యాలెన్స్ ఉండాలి ఇది పొదుపు చెకింగ్ అకౌంట్ పరంగా వర్తించదు పొదుపు ఖాతాలో నేను ఒకే రోజులో 1 లక్ష రూపాయలు లావాదేవీలు చేయగలను కాని చెకింగ్ అకౌంట్ లావాదేవీలకు అపరిమిత ఎంపికలు ఉండవచ్చు కాబట్టి ఇవి వేర్వేరు స్పెషలైజేషన్లు ఇవి సాధారణీకరించిన క్లాస్ కి వారి స్వంత స్థాయిలో మరిన్ని లక్షణాలను జతచేసే లక్షణాలను ఉపయోగిస్తాయి కాబట్టి ఇది వాస్తవ ప్రపంచం యొక్క వాస్తవికతను స్పష్టం చేస్తుంది కాబట్టి సాధ్యమైనప్పుడల్లా మేము సాధారణీకరించిన భావనతో పనిచేయాలనుకుంటున్నాము మరియు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగేలా చేస్తుంది మరియు డిజైన్ యొక్క పునర్వినియోగతను పెంచుతుంది ఇప్పుడు డయాగ్రమ్ ప్రాతినిధ్య పరంగా మనకు ఒక సాధారణ క్లాస్ యొక్క 3 ప్రత్యేక క్లాస్ లు ఉన్నాయని మనము చూడవచ్చు మరియు మనము 3 వేర్వేరు గీతలను గీయవచ్చు మనము అలా చేస్తే అది ఒక డ్రాయింగ్ ప్రత్యేక లక్ష్య శైలి అని చెబుతాము మేము ఒక సాధారణ బార్ లైన్ను గీయవచ్చు మరియు ఈ ప్రత్యేక క్లాస్ లన్నీ అక్కడ నుండి వేలాడదీయవచ్చు మరియు ఈ బార్ వాస్తవానికి సాధారణీకరించిన క్లాస్ కి సూచిస్తుంది దీనిని షేర్డ్ టార్గెట్ స్టైల్ అంటారు ఇప్పుడు క్లాస్ UML క్లాస్ డయాగ్రమ్ లో ఈ రెండు శైలులు సందర్భాన్ని బట్టి లభిస్తాయి ప్రాతినిధ్యం వహించటం సులభం ఏమిటో అన్న దాన్ని బట్టి మీరు వాటిలో దేనినైనా ఎప్పటికప్పుడు ఎంచుకోవచ్చు సహజంగా వారసత్వ పరంగా మీకు బహుళ వారసత్వం ఉండకూడదు ఇది మళ్ళీ మాడ్యూల్ 14 నుండి వచ్చిన స్లైడ్ ఎక్కడైతే మనము ఒక బ్యాంకు ఖాతా గురించి మాట్లాడామొ ఇది ఒక ప్రత్యేకమైన క్లాస్ ఇది ప్రత్యేకమైన వడ్డీ మోసే అంశం అలాగే భీమా చేయలేని అంశం కాబట్టి వడ్డీ మోసే వస్తువు నా వద్ద ఉన్న డిపాజిట్పై వడ్డీని సంపాదించగల లక్షణంని కలిగి ఉందని పేర్కొంది బ్యాంక్ ఖాతాకు ఆ లక్షణం ఉంది బ్యాంక్ ఖాతా మాకు దీన్ని అనుమతిస్తుంది కాబట్టి దీనిపై మాకు ప్రత్యేకత ఉంది అదేవిధంగా ఆస్తి నిర్దిష్ట ఫండ్ విలువను కలిగి ఉంది ఇది మీరు ఎవరికైనా తాకట్టు పెట్టవచ్చు లేదా మీరు రుణం తీసుకోవడానికి ఉపయోగించవచ్చు కాబట్టి నా వద్ద ఉన్న బ్యాలెన్స్తో బ్యాంకు ఖాతాను ఆ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు కాబట్టి బ్యాంక్ ఖాతా కూడా ఒక లక్షణం కాబట్టి ఇక్కడ ఒకే క్లాస్ ఒకటి కంటే ఎక్కువ క్లాస్ల ప్రత్యేకత అని మనం చూస్తాము ఆ పరిస్థితి జరిగినప్పుడల్లా మాకు బహుళ వారసత్వానికి పరిస్థితి ఉందని మనము చెప్తున్నాము మరియు ఈ ఉదాహరణ మీకు 2 లేదా అంతకంటే ఎక్కువ క్లాస్ల నుండి బహుళ వారసత్వాన్ని కలిగి ఉంటుందని చూపిస్తుంది ఇక్కడ బ్యాంక్ ఖాతాకు 3 సాధారణీకరణలు ఉన్నాయి అయితే భద్రతకు కేవలం 2 సాధారణీకరణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకే వారసత్వంగా అనిపించేలా గా మనం బహుళ వారసత్వాన్ని సూచించగలము కాబట్టి డైరెక్టర్ ఒక మేనేజర్ మేనేజర్ ఒక ఉద్యోగి మరియు మనకు కన్సల్టెంట్ మేనేజర్ మరియు శాశ్వత మేనేజర్ ఉన్నారని ఇక్కడ చూడవచ్చు కన్సల్టెంట్ మేనేజర్ ఒక సైట్లో మేనేజర్ మరియు మరొక వైపు కన్సల్టెంట్ కనుక ఈ రెండు లక్షణాలను పొందుతుంది కాబట్టి మీరు మేనేజర్ యొక్క హక్కులను పొందగలిగితే మేనేజర్గా ఉండటం కన్సల్టెంట్గా ఉండటం వల్ల కన్సల్టెంట్కు లభించే అనువుగా లభిస్తుంది అది బహుశా పూర్తి సమయం కాదు బహుశా అది అతని పనికి అనుగుణంగా చెల్లించబడుతుంది మరోవైపు శాశ్వత మేనేజర్లు ఉండవచ్చు వారు మేనేజర్లు మళ్లీ అదే మేనేజర్ హక్కులను పొందుతారు కానీ శాశ్వత ఉద్యోగి కాబట్టి శాశ్వత మేనేజర్ కూడా శాశ్వత ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు సెలవు వంటి స్థిర జీతం వంటి ప్రయోజనాలను పొందుతారు కాబట్టి బహుళ వారసత్వం అనేది చాలా ముఖ్యమైన లక్షణం ఇది తరచూ విభిన్న నిజ జీవిత దృశ్యాలను మోడలింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు క్లాస్ డయాగ్రామ్ ల పరంగా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు నేను హైలైట్ చేయదలిచిన ఒక పాయింట్ UML ప్రమాణం ద్వారా పరోక్షంగా అనుమతించబడిన బహుళ వారసత్వం మీరు ఒక ప్రత్యేక క్లాస్ నుండి గీయగలిగినందున మీరు ఇతర క్లాస్ లకు బహుళ IS A సంబంధ గీతలను గీయవచ్చు కాబట్టి బహుళ వారసత్వం క్లాస్ డయాగ్రామ్ లో ప్రాతినిధ్యం వహిస్తుంది కాని అలాంటి ప్రమాణం నాకు బహుళ వారసత్వం ఉంటే మరియు వారసత్వం అంటే ఇదే అని నిర్దిష్ట నిర్వచనం ఇవ్వడానికి ప్రయత్నించలేదు ముఖ్యంగా మనకు ఈ విధమైన క్లాస్ ఉంటే మరియు దాని నుండి 2 క్లాస్ లు ప్రత్యేకత కలిగి ఉంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇది మంచిది కాని అప్పుడు మనకు ఈ క్లాస్ A B C మరియు D ల నుండి వారసత్వంగా గుణించే ఒక క్లాస్ ఉంది కాబట్టి D గుణకారం B మరియు C రెండింటి నుండి వారసత్వంగా వస్తుంది కానీ B అనేది A యొక్క స్పెషలైజేషన్ క్రమంగా A యొక్క స్పెషలైజేషన్ ప్రశ్న ఖచ్చితంగా నేను వారసత్వం యొక్క ట్రాన్సివిటీని ఉపయోగిస్తే అంటే ట్రాన్సివిటీ అంటే డైరెక్టర్ మేనేజర్ అన్నది ఒక సాధారణీకరణ మేనేజర్ ఒక ఉద్యోగి ఇతర సాధారణీకరణ కాబట్టి డైరెక్టర్ మరియు ఉద్యోగి మధ్య ఒక అవ్యక్త పరివర్తన వారసత్వం ఉంది ఒక డైరెక్టర్ మేనేజర్ ద్వారా ఉద్యోగి యొక్క అన్ని లక్షణాలను వారసత్వంగా పొందారు కాబట్టి నేను ఇక్కడ ఆ తర్కాన్ని ఉపయోగిస్తే D వాస్తవానికి వారసత్వం పొందుతుంది A ద్వారా B యొక్క లక్షణాలు అలాగే C ద్వారా A యొక్క లక్షణాలను వారసత్వంగా పొందుతుంది ఇప్పుడు కొన్ని లక్షణాలు రెండుసార్లు వారసత్వంగా పొందుతాయని అర్థం కొన్ని ఆపరేషన్లు B లో పునర్నిర్వచించబడి ఉండవచ్చు C లో పునర్నిర్వచించబడి ఉండవచ్చు అప్పుడు ఆ ఆపరేషన్లకు ఏమి జరుగుతుంది D ఆ ఆపరేషన్ను ఎలా అర్థం చేసుకుంటుంది ఎందుకంటే ఇది B మరియు C నుండి ఒకే ఆపరేషన్ను వారసత్వంగా ఇస్తుంది ఎందుకంటే అవి అసలు రూట్ క్లాస్ A లో ఉన్నాయి కానీ ఇది 2 వేర్వేరు రూపాల్లో వారసత్వంగా పొందవచ్చు కాబట్టి దాని నిర్వచన పరంగా D ఏమి చేయాలి సొంత కార్యకలాపాలు సొంత లక్షణాలు గురించి కాబట్టి బహుళ వారసత్వాన్ని ఎలా అన్వయించాలో పరంగా సమస్యలు ఉన్నాయి మరియు ఇది స్పష్టంగా అనుమతించబడినప్పటికీ ప్రామాణికం ఇంకా నిర్దిష్ట నిర్వచనాన్ని అందించలేదని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి UML క్లాస్ లో సృష్టించబడిన బహుళ వారసత్వ నమూనా డయాగ్రామ్ మీరు C అని చెప్పడం వంటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను OOP కి తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు నిర్దిష్ట OOP భాషకు నిర్దిష్ట వ్యాఖ్యానం ఉంటుంది బహుళ వారసత్వం కోసం నిర్దిష్ట సెమాంటిక్స్ ఉంటుంది కాబట్టి మీరు ఒక నిర్దిష్ట భాష కోసం బహుళ వారసత్వం కోసం సెమాంటిక్స్ ఏమిటో మరింత అర్థం చేసుకోవాలి మరియు దానిని ఎలా నమూనాలో ఉపయోగించుకోవాలి కాబట్టి కొంత అవగాహన అవసరం వాస్తవానికి బహుళ వారసత్వంతో మోడల్ చేయడానికి మరియు దానిని నిర్మించే విషయంలో ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని వాస్తవ అమలులు అవసరం సాధ్యమయ్యే సంబంధం యొక్క మరొక రూపాన్ని డిపెండెన్సీ అంటారు డిపెండెన్సీ కొంత భిన్నమైన భావనను సూచిస్తుంది ఇది 2 క్లాస్ ల మధ్య ఈ క్లాస్ మరొక క్లాస్ పై ఆధారపడి ఉంటుంది ఒక క్లాస్ మరొక క్లాస్ ద్వారా ప్రభావితమవుతుంది ఒక క్లాస్ మరొక క్లాస్ ని ఉపయోగిస్తుంది అసోసియేషన్ ద్వారా కాకుండా నిర్దిష్ట సందేశాలను అసోసియేషన్ ద్వారా పంపించమని లేదా అగ్రిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనము ప్రాథమికంగా మోడల్ యొక్క బలమైన లేదా బలహీనమైన కూర్పు అంశాల గురించి మాట్లాడుతున్నాము మనము సాధారణీకరణ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఖచ్చితంగా క్లాస్ ల మధ్య చాలా బలమైన నిర్మాణ సారూప్యత గురించి మాట్లాడుతున్నాము డిపెండెన్సీలో ఒక క్లాస్ మరొక క్లాస్ పై ఎలా ప్రభావం చూపుతుందో హైలైట్ చేయడానికి మనము ఎక్కువ లేదా తక్కువ ప్రయత్నిస్తాము లేదా ఇతర వాటిపై ఆధారపడి ఉండవచ్చు మరియు ఇది సాధారణంగా గీత తల చివర వద్ద చుక్కల గీతతో గీస్తారు మరియు ఎడమ వైపున ఉన్న ఈ క్లాస్ కి ఇతర క్లాస్ అవసరమని లేదా ఇతర క్లాస్ పై ఆధారపడి ఉంటుందని వర్ణిస్తుంది సంబంధం యొక్క మరొక రూపం పరిమితుల పరంగా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఉదాహరణకు అడ్డంకులు మేము ఇక్కడ చూపించిన 2 రూపాలు ఉన్నాయని అనుకోండి కాబట్టి మనము ఒక క్లాస్ స్టాక్ ఉందని మరియు ఒక క్లాస్ విక్రేత ఉన్నాయని చెబుతున్నాము కాబట్టి ప్రాథమికంగా ఇది సేకరణ యొక్క దృశ్యం కాబట్టి స్టాక్ అనేది జాబితా మరియు విక్రేత మనము ఎవరి నుండి స్టాక్ కొనుగోలు చేయవచ్చు మరియు నిర్మించగలము జాబితాను నిర్మించగలము కాబట్టి మనకు దిశ నుండి అసోసియేషన్ కొనుగోలు చేయబడింది పఠనం దిశ చూపబడలేదు ఇది వ్రాసిన విధానం నుండి స్పష్టంగా ఉంది కాబట్టి పఠనం దిశ ఇలా ఉంటుంది గుణకాలు ఏదైనా ఏదైనా వస్తువును ఏదైనా విక్రేత నుండి కొనుగోలు చేయవచ్చు చేయకపోవచ్చు దీనిని బట్టి దేశంలో ఏ అమ్మకందారుల లభ్యత నుండి అయినా మనము కొనుగోలు చేయము మనము జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేయబడిన విక్రేతల నుండి మాత్రమే కొనాలనుకుంటున్నాము కాబట్టి మనము చుక్కల గీతతో ప్రాతినిధ్యం వహిస్తాము మరియు వీటిని సాధారణంగా మూలలో కత్తిరించిన గమనికలు అని పిలుస్తారు కాబట్టి ఈ రకమైన గమనిక ఇక్కడ జతచేయబడి ఉంటుంది ఈ సంబంధంలో విక్రేత వాస్తవానికి ఇందులో జాబితా చేయని అనేక మంది విక్రేతలను కలిగి ఉండవచ్చు అవి వ్యవస్థలోని ఇతర క్లాస్ లకు సంబంధించినవి కావచ్చు మరియు ఆ కారణం అక్కడ ఉండవచ్చు కానీ ఈ ప్రత్యేక సంబంధం కోసం విక్రేత NAC లో జాబితా చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ఒకరకమైన పరిమితిని పెడుతున్నారు కొంత పరిమితి అదేవిధంగా మనకు నియంత్రిత వాటర్ కూలర్ ఉందని చెప్పండి కాబట్టి ఇది రెగ్యులేటర్ వాటర్ కూలర్ అంటే ఈ వాటర్ కూలర్ కొంత ఉష్ణోగ్రతను సెట్ చేసి దానిని నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది అని అర్ధం కాబట్టి అంతర్గతంగా దీనికి హీటర్ మరియు కూలర్ ఉంటుంది ఉష్ణోగ్రత పెరగాల్సి వస్తే హీటర్ ఉంచాలి ఉష్ణోగ్రత తగ్గాలంటే కూలర్ వేసుకోవాలి కాబట్టి మాకు యాక్టివేట్స్ చూపించే అసోసియేషన్ ఉందని సూచించడానికి కాబట్టి ఇది యాక్టివేట్ రిలేషన్ హీటర్తో పాటు కూలర్కు కూడా వర్తిస్తుంది అయితే పరిస్థితి యొక్క వాస్తవికత ఏమిటంటే మీకు రెగ్యులేటర్ వాటర్ కూలర్ యొక్క స్థితి ఉందని మీరు ఎప్పుడూ గ్రహించలేరు ఇక్కడ హీటర్ మరియు కూలర్ రెండూ పనిచేస్తాయి మీరు ప్రత్యేకంగా కార్ ఎయిర్ కండిషనర్ల పరంగా దీనిని గ్రహించవచ్చు లేదా గది ఎయిర్ కండిషనర్లు సాధారణంగా హీటర్ మార్గాన్ని కలిగి ఉండవు మీరు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలో అభినందిస్తే తప్ప కానీ కారు ఎయిర్ కండిషనింగ్లో మీరు ఎల్లప్పుడూ ఒక డయల్ చేసి తిప్పగలిగే విధంగా మరియు సాధారణంగా ఈ చివరలో నీలం భాగం ఉందని మరియు సాధారణంగా ఈ చివర ఎరుపు భాగం ఉందని చూపిస్తుంది నీలం భాగం మీ శీతలీకరణ ఎరుపు భాగం మీ తాపనమని నిర్దేశిస్తుంది సహజంగానే మనము రెండింటినీ కలిసి చేయము కాబట్టి మీరు క్లాస్ డయాగ్రమ్ లో ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి మీకు ఒక XOR సంబంధం అనగా ప్రత్యేకమైన OR ఉంది అంటే హీటర్ చేయగలదు హీటర్ రెగ్యులేటర్ వాటర్ కూలర్ను చేస్తుంది కూలర్ రెగ్యులర్ వాటర్ కూలర్ చేస్తుంది కానీ రెండూ ఒకే సమయంలో చెల్లుబాటు కావు XOR ప్రత్యేకమైనది సాధారణంగా OR అంటే ఇది లేదా అది లేదా రెండూ కావచ్చు కానీ XOR అంటే రెండూ ఒకేలా ఉండకూడదు కాబట్టి ఇవి వివిధ రకాలైన అవరోధాలు ఉదాహరణకు నేను మరొక అడ్డంకిని కలిగి ఉన్నాను నాకు ఒక వ్యక్తి ఉన్నాడని అనుకోండి మరియు ఒక కమిటీ ఉందని అనుకోండి కాబట్టి ప్రాథమికంగా వ్యక్తుల సమూహం నుండి ఒక కమిటీని ఏర్పాటు చేయడం సహజంగా అసోసియేషన్ పాల్గొనడం వంటిది కావచ్చు సరే నేను కలిగి ఉండవచ్చని అనుకోండి అంటే ఏ వ్యక్తి అయినా ఎన్ని కమిటీలలోనైనా పాల్గొనవచ్చు అప్పుడు ప్రతి కమిటీకి ఒక ఛైర్మన్ ఉంటారు కాబట్టి నేను మళ్ళీ ఒక కమిటీని కలిగి ఉన్నాను నాకు చైర్మన్ ఉన్నారు కాబట్టి నా సంబంధం చైర్మన్ సహజంగానే నేను ప్రతి కమిటీకి ఒక ఛైర్మన్ ఉన్నారని మరియు ఒక వ్యక్తి ఎన్ని కమిటీలకు అయినా ఛైర్మన్గా ఉండగలరని నేను ఆశిస్తాను ఇప్పుడు నేను ఈ విధంగా మాడ్యులేట్ చేస్తే అప్పుడు నాకు ఒక కమిటీ C ఉంటే మరియు నాకు P1 P2 P3 వ్యక్తులు ఉంటే నాకు మరొక 2 కమిటీలు C1 C2 ఉన్నాయనుకోండి అప్పుడు పాల్గొనడం అనేది ఇలా ఉంటుంది వారు ఇక్కడ పాల్గొని మరియు వారు ఇక్కడ పాల్గొనండి అని చెప్తారు ఇప్పుడు నేను C2 ఛైర్మన్గా P1 ను కలిగి ఉండవచ్చా నేను కలిగి ఉండగలనా నా నీలం ఛైర్మన్ లింక్ అని చెబితే ఈ అసోసియేషన్ సాధ్యమవుతుందా P1 C2 చైర్మన్ ఓకరు హాజరుకాలేదు ఈ వ్యక్తి కమిటీలో పాల్గొనడు కాని అతను కమిటీని ఎలా ఉత్సాహపరచగలిగాడు కాబట్టి ఈ అసమర్థతకు ప్రాతినిధ్యం వహించాలి మరియు మేము ఆ పని చేయడానికి మళ్ళీ అడ్డంకిని ఉపయోగిస్తాము ఉదాహరణకు దీనిని సూచించే మార్గం ఏమిటంటే మీరు ఈ 2 అసోసియేషన్లలో చుక్కల లింక్తో చేరవచ్చు మరియు ఉపసమితిని వ్రాయవచ్చు కాబట్టి ఇది ఉపసమితి పరిమితి ఇది చైర్మన్ చైర్పర్సన్ అసోసియేషన్ పార్టిసిపేషన్ అసోసియేషన్ యొక్క ఉపసమితిగా ఉండాలి అంటే ఒక వ్యక్తి మరియు ఒక కమిటీ మధ్య ఒక ఛైర్మన్గా సంబంధం ఉంటే ఆ కలయిక వ్యక్తి మరియు కమిటీ యొక్క సభ్యుడిగా తప్పనిసరిగా పాల్గొనే ఉండాలి కాబట్టి ఇది తోసిపుచ్చబడుతుంది కనుక C2 ను ఉత్సాహపర్చాలి అది P2 లేదా P3 గా ఉండాలి కాబట్టి నేను P3 C2 కు ఛైర్మన్ అని చెబితే అది చెల్లుబాటు అవుతుంది కాని P1 C2 ఛైర్మన్ కావడం చెల్లదు కాబట్టి ఈ విధంగా వివిధ రకాలైన అడ్డంకులను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది తద్వారా మనము ఆ వాస్తవికతను మరింత ఖచ్చితమైన పద్ధతిలో మోడల్ చేయవచ్చు కాబట్టి ఇది మీకు తెలుసు లైబ్రరీ డొమైన్ మాడ్యూల్ను పరిశీలించండి లక్షణాల పరంగా మనము ఇంతకుముందు దీనిని చూశాము ఇప్పుడు మనం వివిధ రకాలైన ఇతర సంబంధాలను చూడవచ్చు మనము ఇక్కడ సాధారణీకరణ సంబంధాన్ని కలిగి ఉన్నాము పుస్తక అంశం మనం భిన్నంగా చూడగలిగే పుస్తకం ఇది లైబ్రేరియన్ యూజర్లు లైబ్రేరియన్ లైబ్రరీని నిర్వహిస్తాడు లైబ్రేరియన్ లైబ్రరీని శోధిస్తాడు పోషకుడు ఇక్కడ పోషకుడు అంటే యూజర్ లైబ్రరీని శోధిస్తాడు కాబట్టి ఇవి ఈ శోధనను నిర్వహిస్తాయి ఇవి ఇంటర్ఫేస్ క్లాస్ ల వంటివి ఇవి ప్రాథమికంగా మీకు ఆ క్లాస్ లో భాగంగా చేయగలిగే వివిధ కార్యకలాపాలను ఇస్తాయి కాబట్టి ఒక పోషకుడు వినియోగదారుల పై ఆధారపడటం ద్వారా అటువంటి ఇంటర్ఫేస్తో సంబంధం కలిగి ఉంటాడు డిపెండెన్సీ ఉపయోగించబడుతుంది కాబట్టి శోధన కార్యాచరణను నిర్వహించడానికి పోషకుడు అటువంటి ఇంటర్ఫేస్ను ఉపయోగించాలి కాబట్టి ఇవన్నీ ఎలా చేయగలవు ఇది మనము ఇప్పటికే చూశాము ఇవి వేర్వేరు సంఘాలు ఇది బలహీనమైన అగ్రిగేషన్ ఇది బలమైన అగ్రిగేషన్ మరియు మొదలైనవి కాబట్టి ఇవన్నీ మనకు ఉండే వివిధ రకాల సంబంధాలు మీరు ఈ ఉదాహరణను అదే ఉదాహరణలో ఉపయోగించవచ్చు ఇక్కడ ఇది ఉల్లేఖించబడింది కాబట్టి మీరు వివిధ రకాలైన వినియోగ ఆధారపడటం ఇంటర్ఫేస్ రియలైజేషన్ అని స్పష్టంగా చూడవచ్చు ఇది మరొక రకమైన డిపెండెన్సీ మరియు మొదలైనవి ఇప్పుడు క్లాస్ డయాగ్రమ్ ల మధ్య ఉన్న సంబంధాల గురించి అంతా ఉంది కాబట్టి మనం త్వరగా మన సెలవు నిర్వహణ వ్యవస్థకు తిరిగి వెళ్లి క్లాస్ డయాగ్రమ్ సెలవు నిర్వహణ వ్యవస్థ కోసం UML డయాగ్రమ్ కొంచెం ఎక్కువ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి నేను ఇక్కడ మాడ్యూల్ 25 లో చేసిన యూజ్ కేస్ డయాగ్రమ్ ను ఎంచుకుంటాను కాబట్టి వీరు మనం ఇప్పటికే గుర్తించిన వేర్వేరు నటులు అని మనకు తెలుసు కాబట్టి సహజంగా వారు క్లాస్ డయాగ్రమ్ రూపకల్పన డిజైన్లో తమను తాము క్లాస్ గా మార్చుకుంటారు మరియు మనకు చాలా భిన్నమైన యూజ్ కేసులు ఉన్నాయి మనము ఎలా ఉపయోగిస్తాము స్పష్టంగా లేనివి ఖచ్చితంగా లేనివి ఇవన్నీ లేదా ఈ ఉపయోగ సందర్భాలలో ఎక్కువ భాగం సెలవులో ఉన్న కొన్ని ఇతర సంగ్రహణ అవసరం ఎందుకంటే మనము సెలవు కోసం దరఖాస్తు చేసినప్పుడు మనము సెలవు కోసం అభ్యర్థించినప్పుడు లేదా మనము సెలవును ఆమోదించినప్పుడు మనకు ఆ సంగ్రహణ అవసరం కాబట్టి ఇప్పుడు మనం ఏకీకృత క్లాస్ డయాగ్రమ్ పరంగా వాటిని ఎలా పొందుతామో చూద్దాం కాబట్టి క్లాస్ డయాగ్రమ్ ప్రకారం పనులు 2 క్లాస్ లను గుర్తించండి తరచుగా మీరు నైరూప్య క్లాస్ ని గుర్తించడం లక్షణాలు మరియు కార్యకలాపాలను గుర్తించడం సంబంధాలను గుర్తించడం మరియు చివరకు క్లాస్ డయాగ్రమ్ పరంగా అన్నింటినీ కలిపి కలపడం ప్రారంభిస్తారు కాబట్టి ఇవి పని ఇవి మనం గత అనేక మాడ్యూళ్ళ ద్వారా ప్రదర్శిస్తున్నాము మరియు అందువల్ల దాని ఫలితాన్ని మనం త్వరగా చూడగలం ఖచ్చితంగా క్లాస్ డయాగ్రమ్ లేదా ప్రధాన నైరూప్య క్లాస్ ల సంజ్ఞామానం లో ఇంకేమైనా ఉండొచ్చు కానీ ప్రధాన వియుక్త క్లాస్ లో ఉద్యోగి ఇది ఒక నైరూప్య క్లాస్ అని మేము చెబుతున్నాము సెలవు అనేది ఒక నైరూప్య క్లాస్ ఎందుకంటే దీని యొక్క అనేక ప్రత్యేకతలు ఉన్నాయని మనం చూడవచ్చు వీటిని మనం ఇంతకుముందు విడిగా చర్చించాము కాబట్టి ఇవి 2 ప్రాథమిక అంశాలు ఆ పక్కన అనేక ఇతర క్లాస్ లు ఉంటాయి సెలవు నిర్వహణ వ్యవస్థకి ఒక క్లాస్ ఉంటుంది డాక్యుమెంటేషన్ కోసం ఒక క్లాస్ ఉంటుంది వ్యవస్థలో తృతీయ నటులకు క్లాస్ ఉండవచ్చు వివిధ డాక్యుమెంటేషన్ సూచించిన వైద్యులు మరియు మొదలైనవి కాబట్టి దానితో మనము పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము లేదా గుర్తించిన క్లాస్ ల పూర్తి జాబితాను రూపొందించడానికి ప్రయత్నించండి మనము గుర్తించే క్లాస్ ల కోసం మనకు విభిన్న లక్షణాలు ఉన్నాయి మరియు వీటిని సంగ్రహించడం ఇంతకు ముందే చూశాము కాబట్టి ఈ నైరూప్య క్లాస్ ల కోసం మనము ఈ లక్షణాలను జోడించవచ్చు మరియు మనం మరింత ఎక్కువ జోడించడం కొనసాగించవచ్చు ఇవి సమగ్ర జాబితా అని నేను చెప్పడం లేదు మరియు నేను కేవలం సూచిక మాత్రమే చేస్తున్నాను ఇది ఎలా ఉంచాలో మీరు కలిసి చూడవచ్చు అప్పుడు మీరు ఈ గుణాలు లేదా లక్షణాల పైన మీరు ఆ క్లాస్ చేసే వేర్వేరు ఆపరేషన్లను చేర్చుకున్నారు కాబట్టి మనము మొదట ఈ 3 కంపార్ట్మెంట్లలో ప్రారంభించాము ఇది తప్పనిసరి క్లాస్ గుర్తింపు తరువాత గుణాలు లక్షణాలు తరువాత కార్యకలాపాల పద్ధతులు కాబట్టి ఇది ఉద్యోగికి మరింత పూర్తి క్లాస్ ప్రాతినిధ్యంగా మారుతుంది మరియు ఇది సెలవు కోసం కాబట్టి మనము ఇంతకుముందు గుర్తించిన కొన్ని అసోసియేషన్లకు సెలవు నివేదిక అవసరం మీరు తరచూ చూసే వేర్వేరు వినియోగ సందర్భాలు విభిన్న వినియోగ సందర్భం వాస్తవానికి క్లాస్ ల కార్యకలాపాల పరంగా తమను తాము వ్యక్తపరుస్తుంది ఎందుకంటే క్లాస్ లు వేర్వేరు క్లాస్ లు వాస్తవానికి ఆ వస్తువును ఇతర వస్తువులకు అందించాల్సి ఉంటుంది లేదా క్లాస్ ల మధ్య ఉన్న విభిన్న అనుబంధాల పరంగా అవి వాస్తవంగా వ్యక్తమవుతాయి ఎందుకంటే క్లాస్ లు ఎలా వ్యవహరిస్తాయి అప్పుడు మనము సాధారణీకరణ స్పెషలైజేషన్ను చూశాము కాబట్టి అధికారిక ప్రాతినిధ్యం పరంగా ఇది మనకు సెలవు నైరూప్య సెలవును కలిగి ఉంది మరియు మేము ఇంతకుముందు దీనిని చూపించాము మాకు వ్యక్తిగత లేదా చెల్లింపు సెలవు ఉంది మాకు పోస్ట్ ఫ్యాక్టర్ లీవ్ సర్టిఫైడ్ లీవ్ అన్సర్టిఫైడ్ లీవ్ ఉన్నాయి ఇవన్నీ ప్రాథమికంగా నైరూప్యమైనవి ఎందుకంటే మీ సంస్థలకు సర్టిఫైడ్ లీవ్ అని పిలవబడనివి లేవు లేదా మీరు నేరుగా సర్టిఫైడ్ లీవ్ కోసం దరఖాస్తు చేయలేరు ఏమిటి మీరు కింద స్థాయిలో ఇతరులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా సాధ్యమయ్యే విభిన్న కాంక్రీట్ క్లాస్ ఉదాహరణలు ఉంటాయి కాబట్టి ఈ డయాగ్రమ్ ఇప్పుడు మా క్లాస్ డయాగ్రమ్ లోకి సరిపోతుంది కాబట్టి మీరు విషయాలను ఒకచోట చేర్చి మీరు గుర్తుంచుకుంటే ఇది కేవలం పాక్షిక డయాగ్రమ్ ఇది పూర్తి కాదు మేము పూర్తి మొత్తాన్ని LMS యొక్క పరిష్కారంగా పంచుకుంటాము కాబట్టి ఇక్కడ మీరు నటీనటులు ఒక సోపానక్రమంలోకి వచ్చారని చూడవచ్చు ఇది మొదట యూజ్ కేస్ డయాగ్రమ్ లో సంగ్రహించబడింది దానికి అదనంగా ఒక సంఘం కూడా గుర్తించబడింది ఇది ఎగ్జిక్యూటివ్ రిపోర్టులకు లీడ్ వైపు ఒకరి యొక్క గుణకారంతో మరియు ఎగ్జిక్యూటివ్ వైపు ఏదైనా రిపోర్టు అంటే చాలా మంది ఎగ్జిక్యూటివ్లు ఒకే లీడ్కు రిపోర్ట్ చేయగలరని మరియు ఒక సమయంలో ఒక లీడ్ ఉండకపోవచ్చు మాకు ఏదైనా ఎగ్జిక్యూటివ్ రిపోర్టింగ్ ఉంది అదేవిధంగా ఇదే విధమైన సంబంధం లీడ్ మరియు మేనేజర్ మధ్య ఉంది మేము చాలా మందిని గుర్తించగలము ఇక్కడ మనకు నైరూప్య సెలవు క్లాస్ ఉంది మరియు మొత్తంగా ఈ సెలవు నుండి మనకు ఈ మొత్తం సోపానక్రమం సాధారణీకరణ సోపానక్రమం ఉంది ఇది వాస్తవానికి సెలవు చేసే అసోసియేషన్ యొక్క అర్థాలను వారసత్వంగా పొందుతుంది కాబట్టి ఉద్యోగుల వెలికితీత మరియు సెలవు వెలికితీత చాలా క్లిష్టమైనది HAS A అసోసియేషన్ అభ్యర్థన ఉందని అనుకోండి ఇది అభ్యర్థన సెలవు కాబట్టి మేము ఉద్యోగి అభ్యర్థన సెలవు అని అర్ధం చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఉద్యోగి దానిని ప్రారంభించాలి మరియు సెలవు అభ్యర్థించబడుతుంది ఈ వైపు HAS A గుణకారం మరియు మరొక వైపు 0 నుండి n 0 n గుణకారం ఉంది ఎందుకంటే ఏదైనా సెలవు కోసం దాని కోసం దరఖాస్తు చేసుకున్న ప్రత్యేక ఉద్యోగులు ఉంటారరు కాబట్టి ఉద్యోగుల వైపు గుణకారం ఏకవచనం కానీ సెలవు వైపు ఒక ఉద్యోగి ఎటువంటి సెలవు కోసం అభ్యర్థించలేకపోవచ్చు కాబట్టి అసోసియేషన్ వెనుకకు ఉండవచ్చు 1 సెలవు లేదా 2 సెలవులు వివిధ రకాల సెలవులు త్వరలో అభ్యర్థించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ ఒక గుణకారం మరియు దాని ఆధారంగా మీరు సాధారణీకరణ సోపానక్రమంపై సంబంధాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఇది ప్రతిబింబిస్తుంది కాబట్టి సాధారణీకరణ సోపానక్రమంపై ఈ అనుబంధం ఈ అసోసియేషన్ యొక్క వివిధ రకాల ప్రత్యేక రూపాలను పొందుతుంది కాని చాలా ప్రాథమికమైనది ఏమనగా 2 నైరూప్య క్లాస్ ల మధ్య అసోసియేషన్ మరియు మరొక 2 నైరూప్య క్లాస్ ల మధ్య ఆమోదం యొక్క అనుబంధం మనము ఈ విషయం చెప్పినప్పుడు ఈ 2 అసోసియేషన్ల మధ్య ఇది ఆమోదం మరియు నివేదికల మధ్య మీరు కొన్ని అడ్డంకులను సెట్ చేయాలి నేను అలా చేయలేదు దానిని తెరిచి ఉంచినందున మీరు దానిని తీసుకొని డయాగ్రమ్ ను మరింత పూర్తి చేయగలరు ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యోగి యొక్క సెలవు మరొక ఉద్యోగి చేత ఆమోదించబడుతుంది ఎందుకంటే ఇది ఒక సంగ్రహణ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఒక ఉద్యోగి కాబట్టి ఒక లీడ్ కూడా ఉద్యోగి కాబట్టి మీరు ఆ విధంగా చదివితే ఆమోదం ప్రాథమికంగా ఒక ఉద్యోగి మరొక ఉద్యోగికి చెందిన సెలవును ఆమోదిస్తున్నారని అర్థం ఇప్పుడు ఖచ్చితంగా ఏమి తోసిపుచ్చడానికి దారితీస్తుంది ఈ ఆమోద ప్రక్రియలో ఎగ్జిక్యూటివ్ లీడ్కు నివేదిస్తే ఆ ఎగ్జిక్యూటివ్ కోసం సెలవును లీడ్ ఆమోదిస్తారు ఎగ్జిక్యూటివ్ నిర్దిష్ట సెలవులకు నివేదించని ఇతర అధికారులకు సెలవును లీడ్ ఆమోదించదు కాబట్టి ఆమోదం సంభవించినప్పుడల్లా రిపోర్టింగ్ సంబంధం కూడా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఇది ఒక అడ్డంకి అందువల్ల నేను మరింత ఎక్కువ అసోసియేషన్లు అగ్రిగేషన్లు మరియు సాధారణీకరణలను కనుగొనటానికి వదిలివేస్తాను బహుశా సాధారణీకరణలు ఇప్పటికే విస్తృతంగా జరిగాయి అడ్డంకులు మరియు మొదలైనవి అధిగమించి ఈ డయాగ్రమ్ ను పూర్తి చేయడానికి ప్రయత్నించి తరువాత పరిష్కారంతో కూడా రండి కాబట్టి క్లాస్ డయాగ్రమ్ పై UML డయాగ్రమ్ గా చర్చించే ఈ ముగింపు మరియు ఇప్పుడు మీరు క్లాస్ డయాగ్రమ్ పరంగా ఏదైనా సిస్టమ్ ప్రిస్క్రిప్షన్ను సూచించగలిగేలా మంచి స్థితిలో ఉండాలి దాని కోసం అసైన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LMS సిస్టమ్ క్లాస్ డయాగ్రమ్ ను నిర్వహించడానికి మీ అసైన్మెంట్ గా తీసుకోండి మరియు మీరు అవన్నీ బాగా అర్థం చేసుకుంటున్నారని నమ్ముతాను